ఎలెక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ అనే తదుపరి అంశం మనం ప్రారంభిద్దాము ఎలక్ట్రికల్ మెషీన్ల పరంగా ఇప్పటివరకు మనం చూసినది ట్రాన్స్ఫార్మర్ ఇది ప్రాథమికంగా స్టాటిక్ మెషీన్ భ్రమణం ఉండదు కదలిక ఉండదు అందువలన ఇందులో ఎయిర్ గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది మరియు ఎయిర్ గ్యాప్ తక్కువగా ఉన్నప్పుడు మాగ్నెటైజింగ్ కరెంట్ కూడా సాధారణంగా తక్కువగా ఉంటుంది అని మనం ఇంతకుముందు తరగతులలో చెప్పుకున్నాము ట్రాన్స్ఫార్మర్తో పోల్చి మనం రొటేటింగ్ మిషన్ లేదా ట్రాన్స్లేషనల్ మిషన్ లాంటి ఇతర కదిలే యంత్రాంగాన్ని పరిశీలిస్తే అవన్నీ ఖచ్చితంగా స్టేటర్ మరియు రోటర్ ల మధ్య కొంత ఎయిర్ గ్యాప్ ను కలిగి ఉంటాయి అందువలన వాటికి ఖచ్చితంగా ఎక్కువ కరెంట్ అవసరం ఎందుకంటే ఫ్లక్స్ ఎయిర్ గ్యాప్ ద్వారా ప్రవహించవలసి వస్తే దానికి ఎక్కువ కరెంట్ అవసరం కాబట్టి ఒక నియమం లాగా కదిలే యంత్రాంగం ఏదైనా ఒక నియమం వలె ఎక్కువ మొత్తంలో మ్యాగ్నెటైజింగ్ కరెంట్ ను కోరుతుంది మీరు వాస్తవానికి ఎలక్ట్రికల్ నుండి మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ గమనిస్తే ఉదాహరణకు యాక్యుయేటర్ లేదా రిలే తీసుకుందాం యాక్యుయేటర్ అంటే ఏమిటి ఒకవేళ నేను ఈ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నానని చెప్పుకుంటే నేను ఈ విధమైన నిర్మాణాన్ని నాకు తోచినట్లుగా ఇలా తీసుకోబోతున్నాను మరియు మరికొన్ని పార్ట్స్ వచ్చి ఈ గ్యాప్ ని మూసివేయాలని నేను కోరుకుంటున్నాను ఈ గ్యాప్ సాధారణంగా చాలా ఎక్కువ ఇది పూర్తిగా మూయబడదు నేను కొన్ని ప్రోద్బలాల వలన లేదా ప్రేరణల వలన మాత్రమే ఇది మూసివేయబడాలి అని కోరుకుంటున్నాను వేరే కారణాల వలన అది మూసివేయబడకూడదు అనుకుంటున్నాను కాబట్టి నేను కదిలే భాగాన్ని కలిగి ఉండబోతున్నాను అది బహుశా ఇనుముతో తయారయి ఉంటుంది మరియు ఇది బహుశా ఒక స్ప్రింగ్ ద్వారా ఎక్కడో ఒక స్థిర ఫ్రేమ్తో అనుసంధానించబడి ఉంటుంది ఇది ఒక ఇండక్టెన్స్ కాదు ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మనం ఎప్పుడూ దీన్ని ఒక ఇండక్టెన్స్ లా అనుకుంటాం ఇది ఇండక్టర్ కాదు ఇది ఒక స్ప్రింగ్ అని చెప్పుకుందాము స్ప్రింగ్ ఈ ఐరన్ పార్ట్ ను ఏదో ఒక ప్రదేశంలో పట్టుకొని ఉంటుంది ఇది ఈ ప్రత్యేకమైన C ఆకారపు అయస్కాంతానికి దూరంగా ఉంటుంది ఒకవేళ నేను ఈ C ఆకారపు అయస్కాంతం చుట్టూ ఒక కాయిల్ కలిగి ఉంటే మరియు నేను బహుశా కాయిల్ ద్వారా కరెంట్ i ని పంపితే నేను కరెంట్ పంపినపుడు మాత్రమే C ఆకారంలో ఉన్న ఐరన్ పార్ట్ మ్యాగ్నెటైజ్ అవుతుంది మరియు ఇది ఈ ఐరన్ పార్ట్ ను ఆకర్షిస్తుంది ఒకవేళ అది ఆకర్షించబడాలంటే కాయిల్లో ప్రవహించే కరెంటు స్ప్రింగ్ చర్యను రద్దు చేయగలిగే అంత ఎక్కువగా ఉండాలి మరియు అది స్ప్రింగ్ యంత్రాంగం పై ఆధిపత్యం చెలాయించగలగాలి అప్పుడు మాత్రమే దాన్ని లాగగలుగుతుంది దీనిని సాధారణంగా యాక్యుయేటర్ అంటారు యాక్యుయేటర్ అనేది ఒక యంత్రాంగం ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి చేసే వేరొక యంత్రాంగంలో మీరు ఎంత కరెంట్ పంపుతున్నారు అనే దానిపై ఆధారపడి ట్రాన్స్లేషనల్ మూమెంట్ ను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది తప్పనిసరిగా విద్యుదయస్కాంత యాక్చుయేషన్ విధానం దీనిని కొన్నిసార్లు రిలే అని కూడా పిలుస్తారు రిలే సాధారణంగా పవర్ సిస్టం లో రక్షణ కొరకు ఉపయోగించబడుతుంది ఉదాహరణకు ఒకవేళ నా వద్ద 1000 A కరెంట్ను క్యారీ చేయగలిగిన పవర్ సిస్టం ఉంటే అందులో ఒకవేళ కరెంట్ 1000A కన్నా ఎక్కువ అయితే 1200A కు వెళ్ళింది అనుకుందాం అప్పుడు వెంటనే ఒక రక్షణ వ్యవస్థ పని చేయాలి ఎందుకంటే అది ఎక్కడో ఒక చోట ఓవర్ లోడ్ అయిందని గ్రహించాలి బహుశా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చు అందువలన తీసుకుంటున్న కరెంట్ ఎక్కువగా ఉండొచ్చు ప్రస్తుతం తీసుకుంటున్న కరెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఎలాగోలా సర్క్యూట్ క్లియర్ అయ్యేలా చూడాలి కావున ఫాల్ట్ క్లియర్ కానంతవరకు నేను ఆ నిర్దిష్ట లోడ్ ను యాక్టివేట్ చేయలేను కావున అది ఓవర్ కరెంట్ ను గ్రహించిన మరుక్షణం వెంటనే అది స్విచ్ను తెరవాలి మన ఇళ్లలో కూడా అదే జరుగుతుంది మెయిన్ బాక్స్ లో మీరు అనేక సర్క్యూట్ బ్రేకర్ లలో చూసి ఉంటారు సర్క్యూట్ బ్రేకర్లు సాధారణంగా ఓవర్ కరెంట్ వచ్చిన వెంటనే పనిచేస్తాయి కావున ఏదైనా గదులలో లేదా ఏదైనా లోడ్లలో షార్ట్ సర్క్యూట్ సంకేతాలు ఉంటే వెంటనే అది తెరుచుకుంటుంది కాబట్టి అక్కడ ఏమి జరుగుతుందంటే సాధారణంగా రిలే లేదా యాక్యుయేటర్ మెకానిజం కూడా ఉంటుంది కరెంట్ ఒక నిర్దిష్ట విలువకు మించిన క్షణం వెంటనే మ్యాగ్నెటిక్ పుల్ చాలా ఎక్కువ అవుతుంది దీనివలన ఏదైనా స్విచ్ తెరవబడుతుంది లేదా ఏదైనా స్విచ్ మూసివేయబడుతుంది ఇది జరుగుతుంది కాబట్టి ఇవి విద్యుదయస్కాంతాన్ని ఉపయోగించుకొనే ట్రాన్స్లేషనల్ మోషన్ లేదా లీనియర్ మోషన్ కు విలక్షణ ఉదాహరణలు కానీ మనం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబోతున్నది రొటేషనల్ మెకానిజం మీద మరియు ఈ రకమైన యాక్యుయేటర్ లేదా రిలే అనేది ఒక్కసారే జరిగే ప్రక్రియ అని మీరు గ్రహించాలి బహుశా నాకు ఒక రక్షిత లక్షణం అవసరమైతే అది పనిచేస్తుంది మళ్ళీ దానిని రీసెట్ చేయాలి బహుశా మళ్లీ ఫాల్ట్ అయినప్పుడు అది మళ్లీ పనిచేస్తుంది ఇది నిరంతర శక్తి మార్పిడి కాదు అయితే జనరేటర్ లేదా మోటారు అనేది మెకానికల్ నుండి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ నుండి మెకానికల్ కు జరిగే నిరంతర శక్తి మార్పిడి విధానం మనము రొటేషనల్ మిషన్లలో నిరంతర శక్తి యంత్రాంగం కలిగి ఉంటాము మనము ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నది ఎలక్ట్రికల్ రొటేటింగ్ మిషన్స్ ఇవి నిరంతరం నిరంతర శక్తి మార్పిడి యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి ఈ ప్రత్యేకమైన కోర్సులో మనం చూడబోయేది ఇదే ఇప్పటి వరకు మనం మాట్లాడినది స్టాటిక్ మెషీన్ మాత్రమే ట్రాన్స్ఫార్మర్ కూడా యంత్రమే కాని ఇది స్టాటిక్ మెషిన్ ఇప్పటినుంచి మనం చూడబోయేది రొటేషనల్ మిషన్స్ కాబట్టి నేను ఒక వైపు వాస్తవానికి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ కలిగి ఉంటాను మరియు అది అయస్కాంత మీడియా ద్వారా వెళ్ళబోతుంది ఎందుకంటే వాస్తవానికి అయస్కాంత మాధ్యమం ఏ శక్తికి అయినా నేరుగా సహకరించదు ఇది ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ శక్తుల మధ్య మధ్యవర్తిగా మాత్రమే పనిచేస్తుంది ఒకవేళ నేను ఎలక్ట్రికల్ నుండి మెకానికల్ కు శక్తి మార్పిడి కలిగి ఉంటే నేను మెకానికల్ అవుట్పుట్ పొందుతాను ఇప్పుడు ఇది అయస్కాంతం మీడియా ద్వారా వెళుతోంది కాబట్టి దీనిని వాస్తవానికి మోటరింగ్ ఆపరేషన్ అని పిలుస్తాము ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చినప్పుడు మనము దానిని మోటరింగ్ ఆపరేషన్ అని పిలుస్తాము మరోవైపు నేను వాస్తవానికి మెకానికల్ ఎనర్జీని ఇన్పుట్గా ఇస్తున్నట్లయితే మరియు అయస్కాంతం మాధ్యమం ద్వారా అవుట్పుట్గా చివరికి ఎలక్ట్రికల్ ఎనర్జీని పొందబోతున్నట్లయితే మనము దీనిని జనరేటర్ ఆపరేషన్ అని పిలుస్తాము మనము రెండింటిని చూడబోతున్నాము దయచేసి అర్థం చేసుకోండి ఒకే మిషన్ మోటార్ లాగా లేదా జనరేటర్ లాగా పని చేయగలదు దీనికి అవసరమైనది ఏమిటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ లేదా మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్ మరియు ఖచ్చితంగా ఒక అయస్కాంత మీడియా కూడా అక్కడ ఉండాలి మనము చూస్తున్న ఈ అయస్కాంత మాధ్యమం అనేది ఎలక్ట్రో మ్యాగ్నెట్ రూపంలో ఉండాలి మరియు మనము దీనిని ఫీల్డ్ సిస్టం అని పిలుస్తాము మరియు మోటర్ లో ఎక్కడైతే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇన్పుట్ గా ఇస్తామో లేదా జనరేటర్ అయితే ఎక్కడినుంచి ఔట్పుట్ తీసుకుంటామో ఆ భాగాన్ని ఆర్మేచర్ అని పిలుస్తాము కాబట్టి మనం ఎలక్ట్రికల్ మెషీన్లో రెండు ప్రత్యేకమైన భాగాలను కలిగి ఉండబోతున్నాం వాటిలో ఒకదాన్ని ఫీల్డ్ సిస్టమ్గా కలిగి ఉండబోతున్నాం మరొక దానిని ఆర్మేచర్ సిస్టమ్ అని పిలుస్తాము మనము ఫీల్డ్ సిస్టం గమనిస్తే అది నిజానికి స్టేషనరీ పోర్షన్ కావచ్చు లేదా అది రొటేషనల్ పోర్షన్ కావచ్చు ఎటువంటి సమస్య లేదు అలాగే ఆర్మేచర్ కూడా స్టేషనరీ లేదా రొటేటింగ్ కావచ్చు అది నేను ఎలాంటి యంత్రాంగాన్ని రూపొందించాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు నేను DC మెషిన్ గురించి మాట్లాడబోతున్నట్లయితే సాధారణంగా మనం ఫీల్డ్ సిస్టమ్ను స్టేటర్గా ఆర్మేచర్ సిస్టమ్ రోటర్గా చూస్తాము నేను ప్రాథమికంగా సింక్రోనస్ యంత్రాలను చూస్తున్నట్లయితే వీటిని కోర్సు చివరిలో మనం చెప్పుకుంటాము ఫీల్డ్ రోటర్లో ఉంచబడుతుంది మరియు ఆర్మేచర్ స్టేటర్లో ఉంచబడుతుంది ఇది వేరేలా ఉన్నా సమస్య ఏమీ లేదు అది పనిచేస్తుంది అయితే లాజిస్టిక్స్ ప్రయోజనం కోసం సౌలభ్యం కోసం సాధారణంగా మనము రెండు వేర్వేరు వ్యవస్థలను రెండు వేర్వేరు భాగాలలో ఇలా ఏర్పాటు చేస్తాము కాబట్టి నేను స్టేటర్లోనే ఫీల్డ్ కలిగి ఉండాలి లేదా రోటర్లోనే ఫీల్డ్ ఉండాలి అని చెప్పనవసరం లేదు వాస్తవానికి మా రెండవ బ్లాక్లో ఉన్న మెషీన్స్ ప్రయోగశాలలో కొన్ని ఎలక్ట్రికల్ మెషీన్లలో స్టేటర్లో ఫీల్డ్ సిస్టమ్ను మరియు రోటర్లో ఆర్మేచర్ కలిగి ఉన్న సింక్రోనస్ మిషన్ ను కలిగి ఉన్నాము మరియు ఇది ఇప్పటికీ పనిచేస్తుంది ఇది ఒక ప్రయోగశాల కాబట్టి ఏదైనా చెల్లుతుంది అది పట్టింపు లేదు మేము డిజైన్ యొక్క ఆప్టిమైజేషన్ మరియు అలాంటి వాటిని చూడటం లేదు మన ఎలక్ట్రికల్ మెషీన్లకు సంబంధించినంత వరకు రెండు రకాలుగా అది పనిచేస్తుంది అని నిరూపించడం కోసమే అది అలా ఉంది ఎలెక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్లో నేను మొదటగా మూడు ప్రధాన పోర్షన్స్ ను గమనించ బోతున్నాను ఒకటి ఎలక్ట్రికల్ ఇన్పుట్ నేను ఎలక్ట్రికల్ ఇన్పుట్ గురించి మాట్లాడితే నేను కొంత వోల్టేజ్ సరఫరా కలిగి ఉండిబోతున్నాను కొంత కరెంట్ ప్రవాహం ఉంటుంది దీనివలన ఇక్కడ ఖచ్చితంగా కొంత I2R లాసెస్ ఉంటాయి కావున దీనికనుగుణంగా ఎలక్ట్రికల్ ఇన్పుట్ సిస్టం లో ఉండే లాసెస్ I2R లాసెస్ అదేవిధంగా ఒకవేళ నేను అయస్కాంత మాధ్యమాన్ని గమనిస్తే సాధారణంగా అక్కడ ఫీల్డ్ ఎనర్జీ లో కొంత పెరుగుదల ఉందని చూడగలను మనకు తెలిసిన ఎలక్ట్రికల్ ఎనర్జీ Vidt లేదా Eidt అయితే ఒకవేళ నేను ఫీల్డ్ ఎనర్జీ గురించి మాట్లాడితే అది ఇండక్టెన్స్తో ముడిపడి ఉండాలి కావున 12Li2అనేది సాధారణంగా ఫీల్డ్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కు సంబంధించి మనము మాట్లాడుకుంటున్న ఎనర్జీ అవుతుంది అయితే దీనితో పాటుగా నేను కోర్ లాసెస్ కలిగివుంటాను వీటి గురించి మనము ఇంతకు ముందే ట్రాన్స్ఫార్మర్స్ లో మాట్లాడుకున్నాము అవి మాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా వచ్చాయి మరియు సాధారణంగా కోర్ లాసెస్ అనేవి మనము ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మిషన్ తో సంబంధం కలిగి ఉంటాయి దీని గురించి మనము ఇదివరకే చెప్పుకున్నాం ఒకవేళ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉంటేనే హిస్టెరిసిస్ లాస్ మరియు ఎడ్డీ కరెంట్ లాస్ కలిగి ఉంటాము లేదంటే ఈ లాసెస్ ఉండవు ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ లో భాగమైన మూడవ రకం ఉపవ్యవస్థ మెకానికల్ సిస్టం మళ్లీ మెకానికల్ సిస్టం ఫ్రిక్షన్ మరియు విండేజ్ లాసెస్ ను లాసెస్ గా కలిగి ఉంటుంది ఇవి రెండు సాధారణంగా మెకానికల్ సిస్టం లో ఉండే లాసెస్ ఫ్రిక్షన్ మీ అందరికీ తెలుసు విండేజ్ అంటే ఏమిటి విండేజ్ గాలితో ముడిపడి ఉంది కాబట్టి నేను మిషన్ ను వాక్యూమ్లో నడుపుతుంటే నేను ఈ సమస్యను ఎదుర్కోను కానీ దురదృష్టవశాత్తు మనం మిషన్ ను వాక్యూమ్లో నడపము మనం ఎల్లప్పుడూ దీనిని గాలితో నిండిన వాతావరణంలోనడుపుతాము కాబట్టి యంత్రం తిరిగేటప్పుడు అది ఖచ్చితంగా చుట్టుపక్కల గాలిని స్థానభ్రంశం చేయాలి కావున ఈ గాలి మిషన్ కదలికకు కొంత రెసిస్టెన్స్ ను చూపుతుంది చుట్టుపక్కల ఉన్న గాలి వలన కలిగే ఈ లాస్ ను విండేజ్ అంటాము మరియు ఇది మిషన్ వేగంగా తిరగడానికి ప్రయత్నిస్తే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది ఎక్కువ గాలిని స్థానభ్రంశం చేయాలి కావున ఇది ఫ్యాన్ లాంటిది మీరు ఫ్యాన్ చాలా వేగంగా తిరిగేటప్పుడు మీరు మరింత ఎక్కువ గాలిని పొందుతారు కాబట్టి సాధారణంగా మీరు ఈ ప్రత్యేకమైన విండేజ్ ఎల్లప్పుడూ మిషన్ తిరిగే స్పీడ్ మీద ఆధారపడి ఉంటుందని చూడబోతున్నారు ఒకవేళ అది తక్కువ స్పీడ్ తో తిరిగితే మిషన్ ఎదుర్కొనే విండేజ్ లాసెస్ తక్కువగా ఉంటాయి ఒకవేళ అది వేగంగా తిరిగితే మీరు విండేజ్ లాసెస్ ఎక్కువగా ఉన్నట్లు చూడగలరు మరియు సాధారణంగా సమీకరణ రూపంలో వ్యక్తపరిస్తే విండేజ్ లాసెస్ అనేవి నిజానికి అనులోమానుపాతం లో నేను టార్క్ రూపంలో రాస్తే Twindageఅనేది విండేజ్ కి సంబంధించిన లాస్ టార్క్ సాధారణంగా మనము లాస్ ను వాట్స్ రూపంలో చెప్పుకుంటాము అయితే ఇక్కడ నేను టార్క్ రూపంలో చెబుతున్నాను కావున విండేజ్ లాసెస్ అనేవి 2 లేదా speed2కు అనులోమానుపాతం లో ఉంటాయి T పవర్ అవుతుంది కాబట్టి విండేజ్ తో సంబంధం ఉన్న పవర్ లేదా పవర్ లాస్ అనేది 3కు అనులోమానుపాతం లో ఉంటుందని చెప్పగలను అందువలన విండేజ్ కు సంబంధించిన టార్క్ Twindageఅనేది 2 కు అనులోమానుపాతం లేదా విండేజ్ కు సంబంధించిన పవర్ 3కి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పగలను విద్యార్థి గాలి యొక్క వేగం ఎక్కడ ఉంది ప్రొఫెసర్ అది ఉంది ఒక గదిలో నేను మిషన్ ను రొటేట్ చేస్తున్నాను అని అనుకుందాము గాలి ఊరికే అలా కదులుతుందని మనము ఎదురు చూడము ఇది దాదాపుగా కదలదు దీనివలన మీరు ω పొందుతారు మీరు లాస్ టార్క్ లేదా పవర్ లెక్కించడానికి ఏదైతే స్పీడ్ తో తిరుగుతుందో అది ω అవుతుంది మీరు ఉదాహరణకు ఒక ఎలివేటర్ను చూస్తుంటే అది 112 అంతస్తుల భారీ ఎత్తు ఉన్న టవర్లో వెళుతోంది అనుకుంటే కనుక ఇది మొత్తం ఎత్తును ఒక నిమిషం వ్యవధిలో వెళ్ళగలదు అంటే దీని అర్థం అది గాలిని చీల్చుకుంటూ వెళ్లాలి ఏ వేగం వద్ద అది వెళుతోందో ఆ వెలాసిటీ స్క్వేర్ కు విండేజ్ లాంటి టార్క్ వాస్తవంగా అనులోమానుపాతంలో ఉంటుంది అని మీకు తెలుసు కావున దానిని వాస్తవికంగా మీరు మోడల్ చేయగలరు కానీ ఫ్రిక్షనల్ లాసెస్ అనేవి వెలాసిటీ స్క్వేర్ కి అనులోమానుపాతం లో ఉండవు కావున మనం తప్పనిసరిగా రెండు భాగాలను చూస్తున్నాం ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్ లాంటిది వాస్తవానికి ఫ్రిక్షన్ నందే మనం వేర్వేరు విషయాలను చూస్తాము విస్కస్ ఫ్రిక్షన్ అనేది ఒమేగాω కు అనులోమానుపాతం లో ఉంటుంది స్టాటిక్ ఫ్రిక్షన్ అనునది ఒమేగాω మీద అసలు ఆధారపడి ఉండదు స్టాటిక్ ఫ్రిక్షన్ అనేదిఫ్రిక్షన్ లో ప్రారంభ భాగం ఇది కదలించడానికి ప్రారంభ వేగాన్ని ఇస్తుంది మరియు మూడవ భాగం విండేజ్ కాబట్టి మీరు అన్ని ఘర్షణ పరిమాణాలకు పూర్తిగా ఎయిర్ స్ప్లిట్టింగ్ చేయాలనుకుంటే తప్పనిసరిగా మూడు భాగాలు కలిగి ఉంటారు విద్యార్థి లీకేజ్ ఫ్లక్స్ అనేది లాసెస్ కు దోహదం చేస్తుందా ప్రొఫెసర్ మాగ్నెటిక్ ఫీల్డ్ విషయంలో లీకేజ్ ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒకవేళ మీరు లీకేజ్ ఫ్లక్స్ గురించి మాట్లాడితే వాస్తవానికి అది పవర్ లాస్ గా కంటే వోల్టేజ్ డ్రాప్ గా లెక్కించబడుతుంది అది పవర్ లాస్ లో లెక్కించబడదు ఒకవేళ మీరు ఐరన్ లాస్ గురించి మాట్లాడుతుంటే అది స్పష్టంగా రియల్ పవర్ లాస్ ఎందుకంటే అది హీటింగ్ కు దోహదం చేస్తుంది అయితే లీకేజ్ ఫ్లక్స్ అనేది హీటింగ్ కు దోహదం చేయదు అది వోల్టేజ్ డ్రాప్లోకి మాత్రమే వెళుతుంది సరే సాధారణంగా ఇది ఒక మోటరింగ్ మెకానిజం అయితే మనం ఇలా రాయాలి స్వల్ప సమయానికి ఎలక్ట్రికల్ పవర్ ఇన్పుట్ dWe అనేది ఫీల్డ్ ఎనర్జీ లో పెరుగుదల మెకానికల్ ఎనర్జీ లో పెరుగుదల మరియు లాసెస్ ల మొత్తానికి సమానము నేను అన్ని లాసెస్ ను చేర్చాలి మరియు ఇది మోటారుకు వర్తిస్తుంది ఎందుకంటే మనము ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇన్పుట్గా ఇస్తున్నాము ఒకవేళ నేను దీనిని జనరేటర్ కోసం రాస్తే dWmdWfdWelosses అని రాయాలి ఎందుకంటే జనరేటర్ విషయంలో నేను ఇన్పుట్ గా ఇస్తున్నది మెకానికల్ ఎనర్జీ మరియు అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా నేను పొందుతున్నాను ఫీల్డ్ ఎనర్జీ లో ఏదైతే పెరుగుదల ఉందో అది యాదృచ్ఛికం నేను దీన్ని నిజంగా చేయాలనుకోవడం లేదు కాని ఇది కేవలం యాదృచ్ఛికం ఫీల్డ్ ఎనర్జీని పెంచడానికి నేను నిజంగా కష్టపడను నాకు కావలసింది వాస్తవానికి మెకానికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీగా లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ నుండి మెకానికల్ ఎనర్జీగా మార్చడం ఫీల్డ్ ఎనర్జీని పెంచడానికి నాకు ఆసక్తి లేదు కాని ఎయిర్ గ్యాప్ తగ్గుతుంటే ఫ్లక్స్ పెరుగుతుంది దీనివల్ల నా ఫీల్డ్ ఎనర్జీ పెరుగుతుంది లేదా తగ్గుతుంది ఇది నిజంగా ఉద్దేశపూర్వకంగా ఫీల్డ్ ఎనర్జీలో ఏదైనా పెరుగుదలకు కారణం కాదు వాస్తవానికి నేను ప్రత్యేకంగా ఈ రెండింటి కోసం ఆందోళన చెందుతున్నాను మరియు సాధ్యమైనంత వరకూ నేను లాసెస్ ను తగ్గించాలి అనుకుంటున్నాను సరేనా కాబట్టి మనం మొదట ఈ నేపథ్యం దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రికల్ నుండి మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ కోసం ఒక వ్యక్తీకరణను పొందగలమా పవర్ లేదా టార్క్ కోసం వ్యక్తీకరణను పొందగలమా అని చూద్దాం దీన్ని చేయడం గురించి మనం నిజంగా ఎలా వెళ్తాము ఈ ప్రత్యేక అధ్యాయంలో మనం ఎలక్ట్రికల్ నుండి మెకానికల్ లేదా మెకానికల్ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ మార్పిడి ఎలా జరుగుతుందో చూడటానికి ప్రయత్నిస్తున్నాము మరియు తరువాత ఉపయోగించుకోవడానికి వీలుగా టార్క్ లేదా ఫోర్స్ కోసం ఒక వ్యక్తీకరణను పొందగలమా లేదా అని చూడబోతున్నాము కావున మొదటగా నన్ను అదే యంత్రాంగాన్ని తీసుకొనివ్వండి మనం మొదటగా ఫీల్డ్ ఎనర్జీ అంటే ఏమిటో చాలా స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నాము మనం ఇంకా ఫీల్డ్ ఎనర్జీ అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకో లేదు మనకు 12Li2తెలుసు అంతే కానీ మనం దీన్ని నిజంగా ఎలా లెక్కించబోతున్నాం అదే మనము తెలుసుకోబోతున్నాము కాబట్టి దీని కోసం ఇంతకు ముందు నేను గీసిన అదే యంత్రాంగాన్ని మళ్ళీ తీసుకుందాం నేను ఇక్కడ C లాగా గీస్తున్నాను ఆపై ఇక్కడ ఇంకొక పార్ట్ ఉండవచ్చు ఇక్కడ రెండు పార్ట్ లు ఉన్నాయి అవి రెండు మ్యాగ్నెటిక్ లేదా ఫెర్రో మ్యాగ్నెటిక్ పదార్థాలతో చేయబడ్డాయి మరియు ఇది ఒక స్థిరమైన ఫ్రేమ్తో స్ప్రింగ్ ద్వారా అనుసంధానించబడిందని అనుకుందాము ఇప్పుడు నేను దీనిచుట్టూ చుట్టబడిన కాయిల్ కలిగివుంటాను దాని ద్వారా కరెంట్ i పంపబడుతుంది వాస్తవానికి నేను వోల్టేజ్ V ను అప్లై చేసినప్పుడు రెసిస్టెన్స్ మరియు ఇండక్టెన్స్ ఆధారంగా నేను కరెంట్ i కలిగి ఉంటాను ఉదాహరణకు ఒకవేళ ఇది DC అయితే నేను నేరుగా VRi అని చెప్పగలను ఒక వేళ ఇది AC అయితే నేను ఖచ్చితంగా ఇండక్టెన్స్ డ్రాప్ కూడా కలిగి ఉంటాను మరియు మరోవైపు ఇండ్యూస్డ్ EMF e కూడా కలిగి ఉంటాను అది ఇండ్యూస్డ్ EMF ఇప్పుడు మనము దూరాన్ని x అనుకుంటే ఇది దూరం అవుతుంది దీనిని నేను ఎయిర్ గ్యాప్ గా కలిగి ఉన్నాను ఇప్పుడు వాస్తవానికి కరెంట్ ప్రవహించనప్పటికీ నేను ఈ x దూరాన్ని కలిగివుంటాను మరియు కరెంట్ ప్రవహించేటప్పుడు ఒకవేళ కరెంటు తగినంత బలంగా లేకపోతే నేను ఖచ్చితంగా ఆ దూరాన్ని x గా కొనసాగించబోతున్నాను ఎందుకంటే మనకు ఇష్టం ఉన్నా లేకున్నా స్ప్రింగ్ అనేది దానిని అదే నిర్దిష్ట ప్రాంతంలో ఉంచుతుంది ఒకవేళ నేను కరెంట్ పెంచినప్పుడు ఫ్లక్స్ ఏ విధంగా పెరుగుతుందో లేదా NØ ఏ విధంగా పెరుగుతుందో గీయబోతున్నాను N అనేది టర్న్స్ సంఖ్య కాబట్టి నేను ఫ్లక్స్ ను టర్న్స్ సంఖ్యతో గుణిస్తున్నాను ఫలితంగా వచ్చే ఈ పరిమాణాన్ని అనుకుంటున్నాను మనం సాధారణంగా Nddte అని రాస్తాము కావున నేను NØ ని అని రాస్తున్నాను మరియు దీనిని ఫ్లక్స్ లింకేజ్ అని పిలుస్తాను మొత్తం మ్యాగ్నెటిక్ మార్గాన్ని ఫ్లక్స్ ఎన్నిసార్లు లింక్ అవుతోందో దానిని నేను NØ అని పిలుస్తున్నాను కావున నేను దీనిని గీస్తే ప్రాథమికంగా నేను కరెంట్ పెంచితే ఇది కూడా పెరిగేలా కలిగివుంటాను ఇవి సాధారణంగా మన మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ ఒకవేళ నేను x చాలా పెద్దది అని చెప్పుకుంటే దూరం అనేది చాలా పెద్దది అనుకుంటే చాలా స్పష్టంగా ఇది చాలా పెద్ద ఎయిర్ గ్యాప్ ను సూచిస్తుంది మరియు ఎయిర్ గ్యాప్ రిలక్టన్స్ అనేది ఐరన్ పార్ట్ రిలక్టన్స్ పై ఆధిపత్యం చూపిస్తుంది కావున అది మరింత లీనియర్ అవుతుంది ఒకవేళ నేను చాలా ఎక్కువ ఎయిర్ గ్యాప్ కలిగి ఉంటే నేను మరింత లీనియర్ క్యారెక్టర్స్టిక్స్ కలిగివుంటాను ఒకవేళ నాకు తక్కువ ఎయిర్ గ్యాప్ ఉంటే నేను నాన్ లీనియర్ క్యారెక్టర్స్టిక్స్ కలిగి ఉంటాను ఎందుకంటే ఐరన్ యొక్క రిలక్టన్స్ ఆధిపత్యం చూపుతుంది నేను దీనిని గమనించాలి కావున ఒకవేళ ఎయిర్ గ్యాప్ తక్కువ ఉంటే నేను ఎక్కువగా నాన్ లీనియర్ మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ ట్రాన్స్ఫార్మర్ లో చూసిన విధంగా కలిగి ఉంటాను అవి ఇలా ఉంటాయి నేను దేనిని ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్గా ఇస్తున్నానో చూద్దాము అది eidt అవుతుంది ఎందుకంటే నేను I2R లాసెస్ ను తీసివేస్తున్నాను నేను వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుకోవడం లేదు అవి ఎనర్జీ కన్వర్షన్ లో పాల్గొనవు అవి హీట్ రూపంలో డిసిపేట్ అవుతాయి కావున ఏదైతే ఇండ్యూస్డ్ EMF e గా బయటకు వస్తుందో అది ఇండక్టెన్స్ కి కాయిల్ యొక్క ఇండక్టెన్స్ వైపుకి వెళుతుంది అందువలన నేను eidt ని ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ గా రాస్తున్నాను ఒకవేళ నేను మెకానికల్ లాసెస్ లేదా కోర్ లాసెస్ మొదలగు ఇతర లాసెస్ ను విస్మరిస్తే నేను dWedWfdWmగా కలిగి ఉంటాను దీన్ని ఇంతకుమునుపు మనము రాశాము నేను లాసెస్ ని విస్మరిస్తున్నాను కావున నేను లాసెస్ ను ఏమాత్రం రాయటం లేదు కావున ఇది నిజానికి మెకానికల్ అవుట్ ఫుట్ మరియు ఇది ఫీల్డ్ ఎనర్జీ లేదా ఫీల్డ్ ఎనర్జీలో పెరుగుదల నేను ఇప్పటివరకు ఎటువంటి కదలికల గురించి చెప్పలేదు ఎందుకంటే ఇప్పటి వరకు నేను తగినంత కరెంటును పంపలేదు కావున అది ఐరన్ పీస్ ను ఆకర్షించలేకపోయింది కావున అక్కడ ఏ మాత్రం కదలిక లేదు కావున కదలిక లేనప్పుడు మెకానికల్ ఎనర్జీ అవుట్ ఫుట్ ఎంత అని గమనిస్తే అది కదలిక లేనప్పుడు సున్నా అవుతుంది కావున నేను సరఫరా చేసినదంతా ఫీల్డ్ ఎనర్జీ పెంచే దిశగా సాగాయి ఇది దీనిని సూచిస్తుంది ఒకవేళ నేను ఎటువంటి మెకానికల్ ఔట్పుట్ కలిగి ఉండకపోతే నేను ఇన్పుట్గా ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ eidt ఇచ్చానో అదంతా ఫీల్డ్ ఎనర్జీని సృష్టించడానికి ఉపయోగించబడుతుంది కావున eidt యాదృచ్చికంగా నాకుdWf అవుతుంది మరియు e అనేది ddtఅవుతుంది అందువలన నేను దీనిని ddtidtగా రాయగలను కాబట్టి ఇది నాకు తప్పనిసరిగా id ఇస్తుంది కావున idనాకు ఏ కదలిక లేనప్పుడు నేరుగా చిన్న వ్యవధి dt లో సేకరించిన ఫీల్డ్ ఎనర్జీని ఇస్తుంది దీనిని గ్రాఫికల్ గా చెప్పాలనుకుంటే నేను కరెంట్ యొక్క నిర్దిష్ట విలువ i ను చూస్తున్నట్లయితే మరియు నేను లో చిన్న మార్పును చూస్తున్నట్లయితే ఈ స్ట్రిప్ నాకు మీకు తెలిసిన మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ కర్వ్ యొక్క ఎడమ వైపున స్ట్రిప్ కింద ఉన్న ప్రాంతం నాకు dWf ఇవ్వబోతోంది కావున ఫీల్డ్ ఎనర్జీని 01id సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది అయితే మొత్తం మ్యాగ్నెటిక్ సర్క్యూట్ నందు నేను ఎటువంటి కదలిక కలిగి ఉండకూడదు ఒకవేళ నేను 01id పొందినట్లయితే నేను ఫీల్డ్ ఎనర్జీని పొందగలుగుతాను అని చెప్పగలను ఉదాహరణకు నేను ఇక్కడ ఒక నిర్దిష్ట విలువను చూస్తున్నట్లయితే ఇది 1 అని చెప్పుకుంటే నేను 1 ఫ్లక్స్ లింకేజీ వద్ద ఈ మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ కు Wf ను పొందగలుగుతాను 01id నాకు ఫ్లక్స్ లింకేజ్ 1 కు చేరినప్పుడు ఆ నిర్దిష్ట మ్యాగ్నెటిక్ సర్క్యూట్ తో అనుబంధించబడిన ఫీల్డ్ ఎనర్జీ ఎంత అన్నది నాకు ఇస్తుంది కాబట్టి దీనిని మళ్ళీ మాగ్నెటిక్ సర్క్యూట్ లేదా మాగ్నెటిక్ సర్క్యూట్ క్వాంటిటీ లో వ్యక్తీకరించగలను మనకు ఇక్కడ రెండు నిర్దిష్ట మాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ ఉన్నాయి మరియు ఇవి కోర్ మరియు ఎయిర్ గ్యాప్ కి అనుబంధించబడి ఉంటాయి మళ్ళీ ఒకసారి మాగ్నెటిక్ సర్క్యూట్ ని గమనిద్దాము ఈ మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఈ విధంగా వెళ్తాయి ఆ తరువాత ఇలా వెళ్లి ఆ తర్వాత ఇలా తిరిగి వస్తాయి మనము ఇక్కడ యావరేజ్ లెంగ్త్ ని తీసుకుంటే అప్పుడు lc విలువ ఎక్కువ గా ఉంటుంది ఎందుకంటే lc ఇక్కడ ఈ లెంగ్త్ ఈ లెంగ్త్ మరియు ఈ లెంగ్త్ అన్నింటిని కలిగి ఉంటుంది అదంతా ఫెర్రో మాగ్నెటిక్ కోర్ కి సంబంధించినది మరియు గ్యాప్ లెంగ్త్ ఇక్కడ ఇంతే ఉంటుంది ఇది lg మరియు ఇది ఇంకొక lgఅవుతుంది ఇక్కడ నేను గ్యాప్ లెంగ్త్ అనేది చాలా చాలా తక్కువ గా కలిగి ఉంటాను మరియు కోర్ లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది మొత్తానికి మాగ్నెటిక్ సర్క్యూట్ లెంగ్త్ lclg అవుతుంది దీనిని బహుశా lg2 అని అనుకోవచ్చు అలాగే దీనిని కూడా lg2 అనుకోవచ్చు మరియు రెండూ కలిసి ఇది lg అవుతుంది మనము ఇక్కడ MMF ని గమనిస్తే ఈ కేసు లో MMF అనేది Ni అవుతుంది ఇది HglgHclc అవుతుంది ఆ సమయంలో ఈ మాగ్నెటిక్ సర్క్యూట్తో అనుబంధించబోయే మొత్తం MMF ఇది ఇక్కడ నేను id ని మాగ్నెటిక్ సర్క్యూట్ పారామీటర్స్ రూపంలో వ్యక్తపరచాలి అనుకుంటున్నాను అందుకే ఈ విధంగా చేస్తున్నాను మనము ఇప్పటికే NiHglgHclcఅని రాసుకున్నాము కాబట్టి iHclcNHglgN అని రాయగలను ఈ i ను మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు అందువలన నేను మళ్ళీ రాయవలసిన అవసరం లేదు మొదటగా మనము NNBA అని రాశాము ఇక్కడ A అంటే కోర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంకా నేను ఇక్కడ ఫ్రిన్జింగ్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాను మరియు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అన్నిచోట్లా ఒకేలా ఉంటుంది అని ఊహించుకుంటున్నాను కాబట్టి ఇది A ఇది NBA ఇంకా ఇక్కడ ఏరియా ని కాన్స్టెంట్ అని మరియు ఏ డిఫార్మేషన్ లేదు అని మనము ఊహించుకుంటే అపుడు dNAdB అవుతుంది అంతే కదా నేను ఇలా రాయొచ్చు ఇప్పుడు id ని ఇలా రాయొచ్చు i ప్లేస్ లో HclcN ని ఇంకా d ప్లేస్ లో NAdB ని సబ్స్టిట్యూట్ చేసి మొత్తానికి idHclcNNAdBHglgNNAdB అని రాయవచ్చు కావున నేను ఇలా రాయగలను ముందుగా మనము ఇక్కడ ఏదైతే కోర్ ని గమనిస్తున్నామో దాని ఫ్లక్స్ డెన్సిటీని ఊహించుకుంటే ఇలా రాయగలను దాని కంటే ముందు ఇక్కడ నేను ఈ N ను మరియు ఈ N ను కాన్సల్ చేస్తాను మరియు Alc ని కోర్ యొక్క వాల్యూమ్ గా రాసుకోవచ్చు అదే విధంగా ఈ N మరియు ఈ N ని కాన్సల్ చేసి A ని lg తో మల్టిప్లై చేస్తే దానిని ఎయిర్ గ్యాప్ యొక్క వాల్యూమ్ గా రాయవచ్చు కాబట్టి Wf అనేది id కి సమానంగా ఉంటుంది ఇంకా Hc అనేది ఫ్లక్స్ డెన్సిటీ ని కోర్ యొక్క μ తో డివైడ్ చేస్తే వస్తుంది ఆ తర్వాత dB తో మల్టిప్లై చేసినట్లు రాస్తున్నాను ఇక్కడ కావాలంటే Hc ని అలాగే ఉంచొచ్చు కానీ నేను దానిని Bc తో రీప్లేస్ చేస్తున్నాను నెక్స్ట్ దానిని నేను B0dB గా రాయొచ్చు ఇంకా ఇక్కడ నేను కోర్ యొక్క వాల్యూమ్ తో మల్టిప్లై చేయాలి మరియు ఇక్కడ ఎయిర్ గ్యాప్ యొక్క వాల్యూమ్ మల్టిప్లై చేయాలి ఇప్పుడు నేను ఖచ్చితంగా దీనిని B20 గా రాయవచ్చు ఫ్లక్స్ డెన్సిటీ యొక్క మొత్తం రీజియన్ లో ఇంటెగ్రేట్ చేస్తే అప్పుడు B220ఎయిర్ గ్యాప్ వాల్యూమ్ గా రాయవచ్చు ఇక్కడ బహుశా B22cఉంటుంది కానీ ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే cవిలువ 0 తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎయిర్ గ్యాప్ తో అసోసియేట్ అయిన ఫీల్డ్ ఎనర్జీ ఐరన్ కోర్ తో అసోసియేట్ అయిన ఫీల్డ్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎయిర్ గ్యాప్ ని మాగ్నెటైజ్ చేయడానికి మనకు ఎక్కువ పవర్ లేదా కరెంటు అవసరం అవుతుంది అదే ఐరన్ కోర్ లో అయితే తక్కువగా అవసరం అవుతుంది అవును ఇంకా మనము వాల్యూమ్ తో ఇక్కడ మల్టిప్లై చేయాలి మనము ఎయిర్ గ్యాప్ తో అసోసియేట్ అయి ఉన్న ఎనర్జీని గమనిస్తే వాల్యూమ్ తక్కువగా ఉన్నపటికీ ఎయిర్ గ్యాప్ తో అసోసియేట్ అయిన ఎనర్జీ ఐరన్ కోర్ యొక్క ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఐరన్ కోర్ వాల్యూమ్ ఎక్కువ గా ఉందని నేను అంగీకరిస్తున్నాను కానీ ఎయిర్ గ్యాప్ యొక్క పర్మేయబిలిటీ మాములు ఫెర్రో మాగ్నెటిక్ కోర్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది చాలా వరకు మనము దానిని ఇగ్నోర్ చేస్తాము కానీ కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే అలా ఇగ్నోర్ చేయకూడదు ఇలా ఐరన్ పోర్షన్ లో కూడా ఎక్కువగా ఎనర్జీ స్టోర్ అయినపుడు మనము రెండు వేర్వేరు విధానాలు ఫాలో అవుతాము చాలా వరకు మనము క్యాలికులేషన్ లో ఐరన్ పోర్షన్ లో స్టోర్ అయిన ఎనర్జీ చాలా తక్కువగా ఉన్నపుడు ఇగ్నోర్ చేస్తాము చాలా సందర్బాలలో ఈ ఎనర్జీ నెగ్లిజబుల్ గా ఉంటుంది కాబట్టి మనము ఇగ్నోర్ చేస్తాము అయితే నేను ఎయిర్ గ్యాప్ తో అసోసియేట్ అయిన ఎనర్జీ సమీకరణం B220 గా కలిగి ఉన్నాను మనకు ఆల్రెడీ ఫ్లక్స్ డెన్సిటీ ఇంకా ఎయిర్ గ్యాప్ యొక్క వాల్యూమ్ తెలిస్తే దానిని ఎయిర్ గ్యాప్ యొక్క వాల్యూమ్ తో మల్టిప్లై చేయొచ్చు కాబట్టి ఎయిర్ గ్యాప్ యొక్క వాల్యూమ్ తో మల్టిప్లై చేస్తాను కాబట్టి ఇది ఎయిర్ గ్యాప్ తో అసోసియేట్ అయిన ఎనర్జీ అవుతుంది నిజానికి అన్నివేళల id అనేది ఫీల్డ్ ఎనర్జీని ఇండికేట్ చేసే సమీకరణం కాదు కానీ ఒకవేళ మెకానికల్ మూవ్మెంట్ సున్నా అయితే మాత్రం అప్పుడు id ని ఫీల్డ్ ఎనర్జీ కి సమీకరణం అనుకోవచ్చు ఇప్పుడు మనకు ఫీల్డ్ ఎనర్జీకి సమీకరణం ఉంది కాబట్టి నేను ఇక్కడ కోఎనర్జీ అనబడే ఒక కొత్త పదాన్ని పరిచయం చేస్తున్నాను ఈ పదానికి ఫిజికల్ గా ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు మనము ఈ కోఎనర్జీని కూడా ఉపయోగిస్తాము కావున ఇపుడు మనము కోఎనర్జీ అంటే ఏమిటో తెల్సుకుందాము ఒకసారి మనము ఫీల్డ్ ఎనర్జీ కోఎనర్జీ మరియు ఎలక్ట్రికల్ ఇన్పుట్ అంటే ఏమిటో అర్థం చేసుకుంటే అపుడు టార్క్ లేదా ఫోర్స్ యొక్క సమీకరణాన్ని సులభంగా డిరైవ్ చేయొచ్చు అందుకే నేను ఈ పదాన్ని ముందుగా పరిచయం చేస్తున్నాను ఇక్కడ నిజానికి నేను P Sen విధానాన్నిఖచ్చితంగా అనుసరిస్తున్నాను కాబట్టి మీరు దానిని గమనిస్తే మీకు ఇంకా ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే అవి కొంతవరకు క్లారిఫై అవ్వడానికి ఉపయోగపడుతుంది నేను మాగ్నెటైజషన్ క్యారెక్టర్స్టిక్ ఇలా కలిగి ఉన్నాను అనుకుంటే అవ్పుడు ఇది కొంత గ్యాప్ కలిగిన ఐరన్ కోర్ యొక్క మాగ్నెటైజషన్ క్యారెక్టర్స్టిక్ నేను గీస్తున్నాను అని సూచిస్తుంది అది ఒకవేళ ఎక్కువ ఎయిర్ గ్యాప్ తో అసోసియేట్ అయి ఉంటే అపుడు లీనియర్ గా ఉంటుంది ఒకవేళ ఎయిర్ గ్యాప్ ని మనము ఇంకా కొంచెము తక్కువ చేస్తే అపుడు అది మరింతగా నాన్ లీనియార్టీ వైపు వెళుతుంది ఇక్కడ ఎయిర్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది మరియు ఇక్కడ ఎయిర్ గ్యాప్ తక్కువ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము i వర్సెస్ ని డ్రా చేస్తున్నాము ఇప్పుడు నేను పూర్తిగా కి మారాను Ф ని అసలు రాయడం లేదు ఎందుకంటే మనము దానిని టర్న్స్ సంఖ్యతో ఎప్పుడూ మల్టిప్లై చేస్తున్నాము కాబట్టి ఇవి క్యారెక్టర్స్టిక్స్ అవుతాయి నాకు ఫీల్డ్ ఎనర్జీ ఎంత ఉన్నా నేను ప్రాథమికంగా ఈ పోర్షన్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మన దగ్గర ఉన్న ఎయిర్ గ్యాప్ కు ఈ పోర్షన్ ని ఫీల్డ్ ఎనర్జీ అని అనుకుంటాను సరేనా ఒకవేళ నేను i తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర దీనిని మనము i అని రాస్తాము అంటే ఇది i పాయింట్ కాబట్టి నేను i మరియు ని మల్టిప్లై చేస్తే నాకు ఈ రెక్టాంగిల్ యొక్క మొత్తం ఏరియా తెలుస్తుంది కాబట్టి ఏదైతే మిగిలిందో అది i ఫీల్డ్ ఎనర్జీ అవుతుంది దీనిని నేను కోఎనర్జీ అని పిలుస్తాను ఇక్కడ నిజానికి ఏమి చేస్తున్నాము అంటే రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే i ని కనుక్కొని దాని నుంచి ఫీల్డ్ ఎనర్జీ ని తీసి వేస్తున్నాను ఫీల్డ్ ఎనర్జీ అంటే ఇక్కడ కర్వ్ పైభాగాన యాక్సిస్ తో పాటు ఉన్న ఏరియా అవుతుంది తీసివేయగా మిగిలిన దానిని కోఎనర్జీ అని పిలుస్తున్నాము ఈ విధంగా ఇక్కడ ఉన్న ఈ పోర్షన్ మొత్తం కోఎనర్జీ అవుతుంది అంతే కదా మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఎప్పుడైతే నేను నాన్ లీనియారిటీ కలిగి వుంటానో అప్పుడు కోఎనర్జీ ఫీల్డ్ ఎనర్జీ కంటే ఎక్కువ గా ఉంటుంది అంటే ఇది ఒక రకమైన కాన్వెక్స్ కర్వ్ లాగా ఉంటుంది ఇక్కడ ఈ పోర్షన్ లో మనకు కోఎనర్జీ ఉంది కాబట్టి కోఎనర్జీ ఫీల్డ్ ఎనర్జీ కంటే ఎక్కువగానే ఉంటుంది అదే ఒకవేళ ఇలాంటి లీనియర్ గ్రాఫ్ కానీ వస్తే అపుడు ఇది రెక్టాంగిల్ అవుతుంది మరియు ఇది లైన్ అవుతుంది ఇంకా ఇది ఇక్కడ ఈ ఏరియాని సరిగ్గా రెండు భాగాలుగా విభజిస్తుంది ఈ కారణంగా ఇక్కడ ఎనర్జీ ఉంటుంది మరియు ఇక్కడ కోఎనర్జీ ఉంటుంది ఇది వర్సెస్ i ప్లాట్ కదా ఇంకా ఇది లీనియర్ మాగ్నెటిజషన్ క్యారెక్టర్స్టిక్స్ కర్వ్ ఇక్కడ నాకు వచ్చినది లీనియర్ మాగ్నెటిజషన్ క్యారెక్టర్స్టిక్స్ కాబట్టి ఇది Wf అనుకుంటే ఇంకా ఇది Wf1 అనుకుంటే అపుడు లీనియర్ మాగ్నెటిజషన్ క్యారెక్టర్స్టిక్స్ లో WfWf1 అవుతుంది ఇక్కడ మనము కావాలనే కోఎనర్జీ టెర్మినాలజీ ని పరిచయం చేస్తున్నాము దీని వలన ఒకవేళ మూవ్మెంట్ జరిగితే టార్క్ లేదా ఫోర్స్ ని మనము ఎనర్జీ లేదా కోఎనర్జీ రూపంలో ఎక్సప్రెస్ చేయగలమా లేదా కానీ అర్థం చేసుకోగలము అదే మనము చెక్ చేయాలి అనుకుంటున్నాము ఈ కారణం గానే ఈ కోఎనర్జీ అనే టెర్మినాలజీని ఇక్కడ పరిచయం చేసాము ఇక్కడ కోఎనర్జీ కి ఎలాంటి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ లేదు కానీ ఇంతకు ముందు మూవ్మెంట్ లేనప్పుడు ఎనర్జీని ఎలా అయితే id గా రాశామో అలాగే దీనిని di గా రాయవచ్చు మనము id ని ఫీల్డ్ ఎనర్జీ గా రాశాము కాబట్టి ఇక్కడ కోఎనర్జీని di గా రాయవచ్చు ఏ మూవ్మెంట్ లేనప్పుడుWfid Wf1di గా రాయవచ్చు ఇప్పటికి వరకు మనము మూవ్మెంట్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు మూవ్మెంట్ ఉన్న కేసు ని కన్సిడర్ చేద్దాము నేను ఇంతకు ముందు కన్సిడర్ చేసుకున్న అదే స్ట్రక్చర్ ని ఇక్కడ తీస్కుంటున్నాను ఇది C షేప్ లో ఉన్న మాగ్నెట్ మరియు ఇంకొక మూవబుల్ పార్ట్ కూడా ఉంది ఒక స్ప్రింగ్ దీనిని ఫ్రేమ్ కి అటాచ్ చేసి ఉంచటం వలన ఈ మూవబుల్ పార్ట్ ఇంకా ఇక్కడ స్టేషనరీగా ఉంది ఇక్కడ ఉన్న డిస్టెన్స్ x1 అనుకోవచ్చు సరేనా ఇప్పుడు నేను ఇక్కడ కరెంటు సరఫరా చేస్తాను i కరెంటు సరఫరా చేస్తాను కాబట్టి ఇక్కడ కొంచం మూవ్మెంట్ ఉంటుంది కానీ ఇంకా స్ప్రింగ్ చాలా టైట్ గా హోల్డ్ చేసుకొని ఉంటుంది అంటే ఇక్కడ x1 నుంచి x2 డిస్టన్స్ కి మూవ్ అవుతుంది మరియు x1 కంటే x2 తక్కువ గా ఉంటుంది కాబట్టి ఇది అట్ట్రాక్ట్ అయింది కానీ ఇంకా C షేప్ లో ఉన్న మాగ్నెట్ ని ఇంకా హిట్ చేయలేదు ఎందుకంటే అది ఇంకా మూవ్ అయ్యే ప్రాసెస్ లోనే ఉంది బహుశా ఇది డిస్టెన్స్ x2 వరకు మూవ్ అవుతుంది ఇంతకుముందు అది x1 కానీ ఇపుడు అది x2 అవుతుంది అంటే ఇది C షేప్ లో ఉన్న మాగ్నెట్ ఫ్రేమ్ వైపుకు మూవ్ అయింది అని అర్థము కాబట్టి ఇక్కడ నిజానికి ఈ రెండు డిస్టన్స్స్ కి మాగ్నెటిజషన్ క్యారెక్టర్స్టిక్స్ ని గీయడానికి ప్రయత్నిద్దాము ఇది i మరియు ఇది బహుశా ఫస్ట్ మాగ్నెటిజషన్ క్యారెక్టర్స్టిక్స్ ఈ విధంగా వస్తుంది ఇంకా సెకండ్ మాగ్నెటిజషన్ క్యారెక్టర్స్టిక్స్ బహుశా ఇలా ఉండొచ్చు ఇది x1 కి కరెస్పాండ్ అవుతుంది మరియు ఇది x2 కి కరెస్పాండ్ అవుతుంది ఎందుకంటే డిస్టెన్స్ తగ్గినప్పుడు రిలక్టన్స్ తగ్గుతుంది దీని వలన నేను ఖచ్చితంగా ఎక్కువ మాగ్నెటిక్ ఫీల్డ్ మరియు మాగ్నెటిక్ సర్క్యూట్ లో ఎక్కువ మాగ్నెటిక్ ఫ్లక్స్ కలిగి ఉంటాను కాబట్టి ఇది ఆ సందర్భానిది ఒక వేళ ఇది O అనుకుంటే బహుశా ఒక నిర్దిష్ట కరెంటు i వద్ద మనము ఇక్కడ వోల్టాజ్ ని మార్చడం లేదు కాబట్టి మూవ్మెంట్ చాలా నిదానంగా జరిగినపుడు ప్రతి పాయింట్ దగ్గర కాయిల్ యొక్క రెసిస్టన్స్ ఎంత ఉన్నా కూడా కరెంటు స్టీడి స్టేట్ విలువ అయిన VRని చేరుకుంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ ఇండక్టన్స్ మారుతూ ఉండడం వలన తప్పకుండా మధ్యలో ట్రాన్సియెన్స్ ఉంటుంది మీ ఎయిర్ గ్యాప్ మారితే ఇండక్టన్స్ కూడా మారుతుంది కాబట్టి ప్రతి పాయింట్ దగ్గర మీరు ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కలిగి ఉంటారు మీరు RL సర్క్యూట్ రెస్పాన్స్ గురించి ఇదివరకే చదివి ఉంటారు ఒకవేళ ఇండక్టన్స్ మారితే కరెంటు కూడా మారుతుంది కానీ స్టీడి కరెంటు VR గా ఉంటుంది